తిరిగి స్వాగతం ఇప్పటివరకు ఈ కోర్సులో మనము VLSI భౌతిక రూపకల్పన యొక్క వివిధ అంశాలను అధ్యయనం చేస్తున్నాము నేను ప్రాథమిక VLSI భౌతిక రూపకల్పన ప్రవాహంతో ప్రారంభించాము విభజన floor ప్రణాళిక ప్లేస్మెంట్ రౌటింగ్ వంటి ముఖ్యమైన ప్రక్రియలను మనము పరిశీలించాము అప్పుడు అధిక పనితీరు సర్క్యూట్లలో సమయ సమస్యలు చాలా ముఖ్యమైనవి అని సమయ సమస్యల గురించి మాట్లాడాము మనము వివిధ రకాల టైమింగ్ విశ్లేషణ టైమింగ్ అవేర్ ప్లేస్ మెంట్ టైమింగ్ అవేర్ రూటింగ్ మరియు మొదలైనవి చూశాము ఈ వారంలో మరియు రాబోయే వారంలో కూడా చిప్స్ కల్పించబడినప్పుడు మనము డిజైన్ యొక్క మరొక అంశాలను పరిశీలిస్తాము మీరు చిప్ రూపకల్పన చేస్తున్నప్పుడు మీరు చూస్తారు మీరు అన్ని ప్రాథమిక విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు పనితీరు సమయం మరియు ప్రాంతం మరియు ఇతర అవసరాలు కానీ కల్పన సమయంలో కొన్ని లోపాలు ఉండవచ్చు ఎందుకంటే కల్పన కారణంగా డిజైన్ కారణంగా కూడా లోపం యొక్క మూలం చాలా ఉంటుంది కాబట్టి మీరు తయారుచేసిన ఉత్పత్తిని మార్కెట్కు పంపించడానికి లేదా రవాణా చేయడానికి ముందు మీరు ఉత్పత్తిని పూర్తిగా పరీక్షించాలి కాబట్టి VLSI వ్యవస్థ యొక్క మొత్తం డిజైన్ ప్రవాహం సందర్భంలో మీరు చెప్పినదానిని కల్పించిన పరికరం లేదా బోర్డు పరీక్షించడం చాలా ముఖ్యం కాబట్టి ఈ రోజు మన ఉపన్యాసం యొక్క అంశం VLSI సర్క్యూట్ల పరీక్ష మొదట మనల్ని మనమే ప్రేరేపించడానికి ప్రయత్నిద్దాం మనకు ఎందుకు పరీక్ష అవసరం లోతైన సబ్మిక్రోన్ డిజైన్ టెక్నాలజీల ఆగమనంతో ఫాబ్రికేషన్ ప్రక్రియలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని కాబట్టి ఇప్పుడు ఒక రూపకల్పనలో ఉన్న లక్షణాలు అవి దగ్గరగా మరియు దగ్గరగా వస్తున్నాయి అవి చిన్నవిగా మరియు సన్నగా మారుతున్నాయి కాబట్టి రెండు తీగలు ఒకదానికొకటి తాకడం లేదా మధ్యలో చాలా సన్నని తీగ విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు కూడా చాలా ముఖ్యమైనవిగా మారాయి ఇవి లోపాలు లేదా లోపాల మూలాలు కాబట్టి రూపకల్పన మరియు కల్పన ప్రక్రియల సమయంలో ఇటువంటి లోపాలు ఉండవచ్చు మీరు సాధారణంగా కొంతమంది అమ్మకందారుల నుండి కొన్ని CAD సాధనాలను ఉపయోగిస్తున్నారని మీరు చూడటం మాత్రమే కాదు ఇప్పుడు ఈ CAD సాధనాలు చాలా క్లిష్టమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లు ఆ ప్రోగ్రామ్లలో కొన్ని దోషాలు ఉండే అవకాశం ఎప్పుడూ ఉంటుంది మీరు చివరకు మీ లేఅవుట్ స్థాయి స్పెసిఫికేషన్లోకి డిజైన్ స్పెసిఫికేషన్ను అనువదిస్తున్నప్పుడు ఈ అనువాదం సమయంలో కొన్ని దోషాలు ఏర్పడవచ్చు మరియు మీరు ప్యాకేజింగ్ చేస్తున్నప్పుడు కల్పించిన తర్వాత మీరు అర్థం చేసుకున్నప్పుడు కొన్ని లోపాలు కూడా ఉండవచ్చు తప్పు లేదా అసంపూర్ణ కనెక్షన్ల కారణంగా నేను ఇంతకు ముందే చెప్పాను కాబట్టి బాటమ్ లైన్ ఏమిటంటే ప్రతి చిప్ను రవాణా చేయడానికి ముందు మనం వాటిని పరీక్షించాలి పరీక్ష యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి సరే మనం లోపాల ఉనికిని గుర్తించడానికి పరీక్షను ఉపయోగిస్తాము అది చిప్ కావచ్చు ఇది సర్క్యూట్ కావచ్చు ఇందులో అనేక చిప్స్ ఉంటాయి కాబట్టి నేను అలాంటి వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు ఇది ఒకే చిప్ లేదా చిప్ల సమాహారం మనము లోపాల ఉనికిని గుర్తించాలనుకుంటున్నాము కాని ఒక తప్పు ఉంది కొన్నిసార్లు మనము ఒక సర్క్యూట్కు హామీ ఇవ్వడానికి పరీక్షను ఉపయోగిస్తున్నామని అనుకుంటాము లేదా చిప్ ఏదైనా లోపాల నుండి ఉచితం కానీ ఇది తప్పుడు ప్రకటన ఇది నిజం కాదుఎందుకు మీరు పరీక్ష చేస్తున్నారని అర్థం కాబట్టి నేను ఎలా పరీక్షించగలను ఒక సర్క్యూట్ ఇచ్చినప్పుడు మీరు సాధారణంగా మీరు కొన్ని అవుట్పుట్లను గమనించే కొన్ని ఇన్పుట్లను వర్తింపజేస్తారు మరియు ఆలస్యం మారడం మరియు ఇతర లక్షణాలు వంటి కొన్ని విద్యుత్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు సమస్యలు ఉష్ణోగ్రత తేమ పీడనం వైబ్రేషన్ వంటి అనేక పర్యావరణ వైవిధ్యాలు ఉన్నాయి కాబట్టి నా పరిసర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ ఉన్న వాతావరణంలో నేను పరీక్షను నిర్వహిస్తున్నానని ఎవరు హామీ ఇస్తారు కాని నా ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు పెరిగితే నా సర్క్యూట్లు విఫలం కావచ్చు ఎందుకంటే కొన్ని ట్రాన్సిస్టర్లు సరిగా పనిచేయకపోవచ్చు స్పెసిఫికేషన్ ప్రకారం మారకపోవచ్చు కాబట్టి సాధ్యమయ్యే అన్ని పర్యావరణ వైవిధ్యాలు మరియు అవకాశాలకు వ్యతిరేకంగా పరీక్షించడం నిజంగా సాధ్యం కాదు అందుకే మేము చెబుతున్నాముఏదేమైనా విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము మనము తయారుచేస్తున్న ఉత్పత్తి ఎటువంటి లోపాలు లేకుండా ఉందని ఎప్పటికీ హామీ ఇవ్వలేము మనం సాధించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటి సర్క్యూట్ యొక్క సరైన పనిలో మాత్రమే మన విశ్వాసాన్ని పెంచుకోగలము మరియు ధృవీకరణ అని కూడా పిలువబడే ఒక సహాయక ప్రక్రియ ఉంది సర్క్యూట్లు మరియు పరికరాల సరైన పనిపై మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి మనము సాధారణంగా పరీక్షతో పాటు ధృవీకరణను ఉపయోగిస్తాము కానీ ధృవీకరణ మరియు పరీక్ష చాలా భిన్నమైన లక్ష్యాలను కలిగి ఉన్నాయి ఇవి ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం ధృవీకరణ ప్రవాహం మరియు పరీక్ష ప్రవాహం మధ్య తేడాలను ఇక్కడ చూపిస్తాము ధృవీకరణ ప్రాథమికంగా డిజైన్ యొక్క ఖచ్చితత్వానికి హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది డిజైన్ అంటే మనం ఇంకా సర్క్యూట్ను కల్పించలేదు కాబట్టి మా డిజైన్ చాలా లాగ్ లేదా విహెచ్డిఎల్ వంటి ఉన్నత స్థాయి వివరణ రూపంలో లభిస్తుంది లేదా ఇది ఒక రకమైన నెట్లిస్ట్ రిజిస్టర్ బదిలీ స్థాయి లేదా గేట్ స్థాయి నెట్లిస్ట్ రూపంలో లభిస్తుంది కాబట్టి ఆ స్థాయిలో లభించే డిజైన్ మనకు కావలసిన స్పెసిఫికేషన్కు అనుగుణంగా ఉందో లేదో ధృవీకరించాలనుకుంటున్నాము మరియు ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మేము దీనిని నిర్వహిస్తున్నాము వాస్తవానికి మేము డిజైన్ను మూల్యాంకనం చేస్తున్నది కల్పిత చిప్స్ కాదు కాబట్టి వాస్తవ తయారీ ప్రారంభమయ్యే ముందు ఇది ఒకసారి జరుగుతుంది మరియు మేము డిజైన్ యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తున్నందున ఈ ప్రక్రియ డిజైన్ యొక్క నాణ్యతను మరియు సాధారణంగా అధికారిక సిద్ధాంతం నిరూపితమైన పద్ధతులు వివిధ అధికారిక పద్ధతులు SAT ఆధారిత పద్ధతులు వంటి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి మరియు ధృవీకరణను నిర్వహించడానికి అనుకరణ ఆధారిత పద్ధతులు కూడా ఉపయోగించబడతాయి ఇప్పుడు పరీక్షా ప్రక్రియకు విరుద్ధంగా ఇది సరైనదానికి లేదా తయారుచేసిన చిప్స్ లేదా సర్క్యూట్లకు హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ రెండు దశల్లో తేడా చేశానని చూడండి నేను ధృవీకరణ హామీలను పేర్కొన్నాను మరియు ఇక్కడ పరీక్ష హామీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని నేను చెప్పాను ఎందుకంటే పరీక్షను ఉపయోగించి నేను ఇప్పుడే చెప్పినట్లుగా మీరు 100 శాతం లోపాలు లేదా వైఫల్యాల నుండి ఉచిత హామీ ఇవ్వలేరు కాని ధృవీకరణ అనేది ఒక అధికారిక ప్రక్రియ ఇది మీ డిజైన్ సరైనదేనా కాదా అనే విషయాన్ని గణితశాస్త్రంలో ఇచ్చినట్లు ఒకరకమైన రుజువు నేను చెప్పినట్లుగా సహజంగా పరీక్షించడం మీరు తయారుచేస్తున్న ప్రతి పరికరంలోనూ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ప్రతి పరికరం లోపభూయిష్టంగా ఉంటుంది మరియు పరీక్ష చేయడం ద్వారా మీరు మార్కెట్కు విక్రయిస్తున్న పరికరాల నాణ్యతను మెరుగుపరుస్తున్నారు పరీక్ష సమయంలో రెండు దశలు ఉన్నాయి ఒకటి ఒకేసారి జరుగుతుంది దీనిని పరీక్ష తరం అంటారు టెస్ట్ జనరేషన్ అంటే సర్క్యూట్ ఇవ్వడం సర్క్యూట్కు నేను వర్తింపజేయవలసిన ఇన్పుట్లు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను తద్వారా నేను కోరుకున్న విధంగా పరీక్షించగలను దీనిని టెస్ట్ జనరేషన్ అంటారు ఇప్పుడు ఇచ్చిన సర్క్యూట్ పరీక్ష తరం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది కానీ ప్రతి చిప్ కోసం మీరు నిజంగా ఆ పరీక్ష వెక్టర్లను వర్తింపజేయాలి దీనిని పరీక్ష అనువర్తనం అంటారుప్రతి పరికరానికి ఒకసారి పరీక్ష అనువర్తనం జరుగుతుంది ఇప్పుడు మీరు ఎప్పుడు పరీక్ష చేస్తారు అనే సమస్యను పరిశీలిస్తాముచిప్స్ కల్పితమైనప్పుడు పరీక్షలు చేస్తాము లేదా మేము ఇప్పటికే చిప్లను ఒక బోర్డులో ఉంచినప్పుడు ఒక వ్యవస్థలోని బోర్డులను మరియు మొత్తం వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పుడు పరీక్షలు చేస్తాము మనము ఆ స్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాము కాబట్టి చిక్కులు ఉన్నాయి మనము వాస్తవానికి వివిధ స్థాయిలలో పరీక్షలు చేయవచ్చు ఉదాహరణకు చిప్స్ తయారవుతున్నాయి మీరు చిప్స్ స్థాయిలో చేయవచ్చు మీరు తదుపరి ఉన్నత స్థాయిలో అంటే బోర్డు స్థాయిలో కూడా పరీక్షలు చేయవచ్చు ఇక్కడ ఈ చిప్లు చాలా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లో విలీనం చేయబడ్డాయి మరియు మూడవది ఇంకా ఎక్కువ స్థాయిలో మీరు వ్యవస్థను నిర్మిస్తున్నప్పుడు చాలా ఉంటాయి వ్యవస్థలో ఇటువంటి బోర్డులు కాబట్టి వ్యవస్థను రూపొందించడానికి ఈ బోర్డులన్నీ ఒకచోట చేరినప్పుడు మీరు ఆ స్థాయిలో పరీక్షను కూడా చేయవచ్చు ఇప్పుడు అనుభావిక నియమావళి ఉంది దీనిని కొన్నిసార్లు 10 యొక్క నియమం అని కూడా పిలుస్తారు ఇది మీరు 'ఒక లోపాన్ని ముందుగానే గుర్తించగలిగితే అది పరీక్ష మొత్తం ఖర్చును తగ్గిస్తుందని' ఇది సుమారుగా చెబుతుంది మరియు ఈ అనుభావిక నియమం ఏమిటంటే మనము ఒక పరికరాన్ని పరీక్షించడానికి 10 రెట్లు ఎక్కువ ఖరీదైనది ఉదాహరణకు తదుపరి ఉన్నత స్థాయికి చిప్ స్థాయి నుండి బోర్డు స్థాయికి బోర్డు స్థాయి నుండి సిస్టమ్ స్థాయికి మీరు చిప్ను తయారు చేసినప్పుడు మీరు నాకు ఇస్తే నేను ఈ చిప్ను బాగా పరీక్షించాలనుకుంటున్నాను మీరు ఈ ఇన్పుట్లను చిప్కు వర్తింపజేస్తారని మరియు ఈ అవుట్పుట్లు వస్తాయో లేదో చూడాలని నేను మీకు చెప్పగలను కాబట్టి చిప్ను పరీక్షించడానికి కొన్ని విధానాలను నేను మీకు చెప్పగలను మీ వద్ద ఇప్పటికే 10 చిప్స్ ఉన్న ఒక బోర్డు ఉందని అనుకుందాం మరియు మీరు అకస్మాత్తుగా ఈ బోర్డు పనిచేయడం లేదని నన్ను అడుగుతారు కాబట్టి లోపం ఏమిటో నేను ఎలా కనుగొన్నాను ఇప్పుడు ఈ లోపం ఈ 10 చిప్లలో ఏదైనా ఒకటి కావచ్చు కాబట్టి లోపాన్ని గుర్తించడం మరియు నిర్ధారించడం చాలా కష్టం ఎక్కడ లోపం ఉంది మరియు తప్పు రేఖ ఏది సరైనది ఏది కాబట్టి మీరు ఇంకా ఎక్కువ స్థాయి అటువంటి బోర్డుల గురించి మాట్లాడితే పరీక్ష మరియు తప్పు నిర్ధారణ సమస్య ఇంకా ఎక్కువ కాబట్టి చాలా మంది తయారీదారులు బోర్డులో కొంత లోపం కనిపించినప్పుడు ఏమి జరుగుతుంది వారు లోపం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా బదులుగా బోర్డును కొత్త బోర్డు ద్వారా భర్తీ చేస్తారు ఎందుకంటే దీనికి సంబంధించిన వ్యయం పరంగా చాలా ఎక్కువ ఖర్చు సమయం మరియు కృషి అవసరం లోపాల మూలాల గురించి మాట్లాడటం కల్పన ప్రక్రియలో లోపాల వల్ల లోపాలు ఉండవచ్చని చెప్పాముమనము నిజంగా సిలికాన్ ఉపరితలంపై కొన్ని దీర్ఘచతురస్రాకార నమూనాలను తయారుచేస్తాము కాబట్టి అటువంటి దీర్ఘచతురస్రాకార నమూనాలు కొన్ని తప్పిపోవచ్చు దీనిని తప్పిపోయిన కాంటాక్ట్ విండో అంటారు యాదృచ్ఛికంగా కొన్ని విస్తరణ మరియు పాలిసిలికాన్ పొరలు పాడై పోయిన ట్రాన్సిస్టర్లకు దారితీస్తాయి చిప్స్ లేదా పొరలు ఉపరితలం సిలికాన్ ఉపరితలం వంటి కల్పిత పదార్థాలలో లోపాలు ఉండవచ్చు ఉపరితలంపై కొన్ని పగుళ్లు లేదా లోపాలు లేదా కొన్ని దుమ్ము కణాలు ఉండవచ్చు ఇవి పొరలలో కొన్ని లోపాలకు దారితీయవచ్చు దాని పైన కల్పించినది ఇప్పుడు మీరు కల్పిస్తున్న లక్షణాల జ్యామితి చాలా చిన్న దుమ్ము యొక్క పరిమాణంతో పోల్చదగినదని మీరు గుర్తు చేసుకోవచ్చు కాబట్టి కల్పన సమయంలో దుమ్ము లేని వాతావరణం ఉండటం చాలా ముఖ్యం దీర్ఘకాలిక ఉపయోగం కారణంగా కనిపించే కొన్ని లోపాలు ఉండవచ్చు దీనిని వృద్ధాప్యం అని పిలుస్తారు కొన్ని విద్యుద్వాహకాలు విచ్ఛిన్నం కావచ్చు ఎలక్ట్రాన్ మైగ్రేషన్ అని పిలువబడే ఒక ప్రక్రియ ఉంది మరియు చివరగా మీరు ప్లాస్టిక్ లోపల ఒక చిన్న చిప్ పెడుతున్నప్పుడు లోపాలు ఉండవచ్చు ప్యాకేజీ మరియు చిప్ యొక్క పిన్లను ప్యాకేజీ యొక్క పిన్లకు కనెక్ట్ చేస్తుంది పరిచయాలలో కొన్ని లోపాలు ఉండవచ్చు వాటిని కనెక్ట్ చేయడానికి వైర్లు ఉపయోగిస్తున్నాము కాబట్టి చాలా లోపాల మూలాలు ఉండవచ్చు ఈ రేఖాచిత్రం విస్తృతంగా చెప్పాలంటే ప్రాథమిక స్థాయి లోపాలను మనం ఎలా వర్గీకరించవచ్చో చూపిస్తుంది అత్యధిక స్థాయిలో ఉన్నట్లుగా లోపాలను శాశ్వత లేదా శాశ్వతం కానిగా వర్గీకరించవచ్చు మరియు మరోవైపు సాధారణ శాశ్వత లోపాలను అస్థిరమైన లేదా అడపాదడపా వర్గీకరించవచ్చు కాబట్టి ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం పేరు సూచించినట్లుగా శాశ్వత లోపాలు అవి శాశ్వతమైనవి అంటే అవి సర్క్యూట్ లేదా చిప్ యొక్క ప్రవర్తనను శాశ్వతంగా ఉండే సమయంపై ఆధారపడని విధంగా మారుస్తాయి డిజైన్ లోపాల వల్ల ఇది జరగవచ్చు బహుశా మీ కల్పన ఖచ్చితంగా ఉండవచ్చు కానీ మీ డిజైన్ తప్పుగా ఉంది ఎందుకంటే కొన్ని తప్పు కనెక్షన్లు మరియు మొదలైనవి ఈ రకమైన లోపాలను గుర్తించడం చాలా సులభం ఎందుకంటే మీరు పరీక్ష చేస్తున్నప్పుడు ఈ రకమైన లోపాలు ఉంటాయని హామీ ఇవ్వబడుతుంది ఎందుకంటే ఇది శాశ్వతం కానీ దీనికి విరుద్ధంగా శాశ్వత లోపాలు అన్ని సమయాల్లో కనిపించవు అవి యాదృచ్ఛికంగా సంభవిస్తాయి అవి అనూహ్య సమయాల్లో కనిపిస్తాయి మరియు అవి చూపించినప్పుడు అనూహ్య వ్యవధిలో ఉంటాయి మీరు నిజంగా చిప్ను పరీక్షిస్తున్నప్పుడు ఈ రకమైన శాశ్వత తప్పిదం పరీక్ష ముగిసిన తరువాత కనిపిస్తుంది చిప్ మంచిదని మీరు ప్రకటిస్తారు కాబట్టి ఈ లోపాలను గుర్తించడం చాలా కష్టం మరియు ఈ రకమైన లోపాల కోసం ఆన్లైన్ టెస్టింగ్ అనే పద్దతి ఉంది ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష దేని గురించి మాట్లాడుతోంది ఇక్కడ మనం కొన్ని రకాల సంకేతాలను ఉపయోగిస్తున్నాము అంటే సర్క్యూట్ యొక్క అవుట్పుట్ చూడటం ద్వారా ఈ సర్క్యూట్ చెల్లుబాటు అయ్యే అవుట్పుట్ లేదా చెల్లని అవుట్పుట్ ఉందా అని నేను చెప్పగలనుఒక సాధారణ ఉదాహరణ వలె నేను అవుట్పుట్లోని వాటి సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉంటుందని చెప్పగలను ఈ విధంగా నేను నా సర్క్యూట్ను డిజైన్ చేస్తాను కాబట్టి ఆపరేషన్ సమయంలో అవుట్పుట్ కొన్ని బేసితో వస్తున్నాయని నేను కనుగొన్నాను బేసి సంఖ్య కూడా కాదు అప్పుడు ఎక్కడో లోపం ఉందని నేను వెంటనే ప్రకటించగలను కాబట్టి సాధారణ సర్క్యూట్ ఆపరేషన్ సమయంలో నేను నిరంతరం హార్డ్వేర్ను ఉపయోగిస్తున్నాను అందుకే దీన్ని ఆన్లైన్ టెస్టింగ్ అంటారు ఇప్పుడు శాశ్వత లోపాల క్రింద కొన్ని పర్యావరణ పరిస్థితుల కారణంగా అశాశ్వతమైన లోపాలు సంభవిస్తాయి కొన్నిసార్లు అవి జరగవు మీరు చాలా చార్జ్డ్ కణాలు ఉన్న వాతావరణంలో పని చేస్తున్నట్లుగా ఒత్తిడి కంపనం ఉష్ణోగ్రతఒక క్లాసిక్ ఉదాహరణ వలె ఇది మేము కొన్ని కంప్యూటర్ సిస్టమ్లను ఉపయోగించినప్పుడు జరుగుతుంది విమానంలో లేదా ఉపగ్రహంలో లేదా ఒక రకమైన అంతరిక్ష యంత్రంలో కాబట్టి నేటి కంప్యూటర్ సిస్టమ్ మనం మెమరీ సిస్టమ్స్ మెమరీ యూనిట్లు డైనమిక్ ర్యామ్ డైనమిక్ మెమరీ అని ఉపయోగిస్తున్నప్పుడు మీకు తెలుసు కాబట్టి డైనమిక్ మెమరీలో మనము సమాచారాన్ని క్లాసికల్ స్టాటిక్స్ స్టోరేజ్ డివైస్లో మాదిరిగా ఫ్లిప్ ఫ్లాప్గా కాకుండా చిన్న కెపాసిటర్లో నిల్వ చేసిన ఛార్జ్గా నిల్వ చేస్తాము ఇప్పుడు అటువంటి చిప్ బాహ్య చార్జ్ కణాలకు గురైతే ఆల్ఫా కణాలు వంటి రేడియేషన్లు మనకు తెలియజేయండి కాబట్టి ఈ కణాలు చిప్ యొక్క ఉపరితలంపైకి చొచ్చుకుపోతాయి అవి చిప్ లోపలికి వెళ్ళవచ్చు అవి కెపాసిటర్లను కొట్టగలవు మరియు ఛార్జ్ డిశ్చార్జ్ కావచ్చు కాబట్టి 1 గా నిల్వ చేయబడిన కొంత బిట్ 0 కావచ్చువీటిని కొన్నిసార్లు మృదువైన లోపాలు అని పిలుస్తారు ఎందుకంటే ఇవి ఏదైనా హార్డ్వేర్ నష్టాలు లేదా లోపాల వల్ల కాదు కానీ తాత్కాలిక పరిస్థితి కారణంగా కొన్ని ఆల్ఫా రేడియేషన్ లేదా ఆల్ఫా కణాలు కుడుతున్నందున అయితే కొంత సమయం తరువాత ఇవి బయటకు వెళ్లి మళ్ళీ సర్క్యూట్ ప్రారంభమవుతుంది సరిగ్గా పనిచేస్తోంది దీనికి విరుద్ధంగా అడపాదడపా లోపాలు అవి వదులుగా ఉన్న కనెక్షన్ల వంటి పర్యావరణేతర పరిస్థితుల వల్ల సంభవిస్తాయి సమయం చాలా క్లిష్టమైనదికొన్నిసార్లు అది కలుస్తుంది కొన్నిసార్లు అది కలవడం లేదు కాలక్రమేణా ట్రాన్సిస్టర్ల నిరోధకత యొక్క పారామితి విలువల్లో మార్పులు కాబట్టి ఈ రకమైన లోపాలను గుర్తించడం చాలా కష్టం దీనికి గుర్తించడానికి పదేపదే పరీక్ష అవసరం కాబట్టి మా తదుపరి చర్చలలో మనము మాట్లాడిన లోపాల గురించి అవి ప్రకృతిలో శాశ్వతమైనవని మనము అనుకుంటాము శాశ్వత లోపాలను నిర్వహించడానికి నేను చెప్పినట్లుగా ఒకరకమైన ఆన్లైన్ తప్పు పరీక్ష జరుగుతుంది ఇది ఈ కోర్సులో మా చర్చ పరిధికి కొంచెం మించినది తప్పు గణన గురించి మనం మాట్లాడే మరో సమస్య ఉంది సాధ్యమైన శారీరక లోపాల సంఖ్యను మనం లెక్కించగలమా అవి చాలా పెద్దవి కాబట్టి మనం చేయలేము ప్రతిఘటన యొక్క విలువ మారుతోందని నేను చెప్పగలను ప్రతిఘటన 100 ohm ఉండాలి అది మారిపోయింది కానీ అది ఒక్క తప్పు కాదు 100 ohm 101 ohm అయిందని నేను చెప్పగలను100 ohm 100 11 ohm 100 కాబట్టి లోపాల పరంగా సాధ్యమయ్యే అనంతమైన వైవిధ్యాలు ఉన్నాయి సరిగ్గా జరిగిన అటువంటి లోపాల సంఖ్యను మనం నిజంగా లెక్కించలేము లేదా లెక్కించలేము ఇవి శారీరక లోపాలు ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి లోపాల సంఖ్య అనంతంగా ఉంటుంది అనే వాస్తవాన్ని మనము అంగీకరిస్తే కాబట్టి మనం చేసే పరీక్ష మంచి లేదా చెడు అని ఎలా నిర్ణయిస్తాము ఎందుకంటే ఏమైనప్పటికీ మనం సాధ్యమయ్యే అన్ని లోపాలను సరిగ్గా పరిష్కరించలేము కాబట్టి మనం సాధారణంగా చేసేది ఏమిటంటే ఈ శారీరక లోపాలను ఏదో ఒక విధంగా సంగ్రహించి లాజికల్ ఫాల్ట్ మోడల్ అని పిలుస్తాము ఇది ఒక రకమైన నైరూప్యత ఇది అర్థం చేసుకోవడానికి మరియు విశ్లేషించడానికి చాలా సులభంవిశ్లేషించడానికి సరళమైనది ఇక్కడ మీరు ఈ తప్పు మోడల్ పరంగా ఎన్ని లోపాలు సాధ్యమో లెక్కించవచ్చు అప్పుడు మీరు నాకు ఒక పరీక్ష ఉందని బాగా చెప్పగలరు ఆ పరీక్షలో ఈ లోపాలు 90 శాతం గుర్తించబడుతున్నాయి ఇది ఇక్కడ సాధ్యమే మీరు పరీక్ష వెక్టర్ల సమితి యొక్క నాణ్యతను నిర్ధారించగలదు మీరు ఇచ్చిన పరీక్షా వెక్టర్ల సమితి కోసం దీన్ని వాస్తవంగా లెక్కించవచ్చు కాబట్టి ఈ లోపాలు అన్ని పరీక్షించబడుతున్నాయి ఇప్పుడు కొన్ని పరిభాషలు ఇక్కడ నిర్వచించబడ్డాయి మొదటిది తప్పు కవరేజ్ అని పిలువబడుతుందిఇది పరీక్ష వెక్టర్స్ సమితి యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది ఇది ఇచ్చిన పరీక్షా సమితిని ఉపయోగించి పరీక్షించగల మొత్తం తార్కిక లోపాల శాతం లేదా భిన్నం అని నిర్వచించబడిందిఅంటే పరీక్ష వెక్టర్ల సమితి ఇవ్వబడింది కాబట్టి ఇది నిష్పత్తి కనుగొనబడిన లోపాల సంఖ్య మొత్తం లోపాల సంఖ్యతో విభజించబడింది కాబట్టి మీరు దీన్ని శాతంగా వ్యక్తీకరించాలనుకుంటే దీన్ని 100 తో గుణించండి లోపం స్థాయి అనేది మరొక పదం ఇది కొన్నిసార్లు కూడా ఉపయోగించబడుతుంది ఇది రవాణా చేయబడిన భాగాలలో కొంత భాగాన్ని లోపభూయిష్టంగా చెబుతుందిఅంటే మనము చిప్లను తయారు చేస్తున్నాము మనము వాటిని పరీక్షిస్తున్నాము అప్పుడు మనము వాటిని మార్కెట్కు పంపుతున్నాము ఇప్పుడు ఆ చిప్లలో ఏ భాగం లోపభూయిష్టంగా ఉంటుంది దిగుబడి అనే అంశం ఉంది కాబట్టి దిగుబడిపై కూడా ఆధారపడి ఉంటే దిగుబడి వాస్తవానికి మీకు కల్పించిన చిప్స్ యొక్క భిన్నం ఏమిటో చెబుతుంది కాబట్టి వాటిలో 1 మైనస్ ఎఫ్సి చిప్స్ యొక్క భిన్నం ఇది లోపాలను కవర్ చేయదు కాబట్టి ఇది చిప్ యొక్క నిష్పత్తి ఏమిటో మీరు చెప్పే ఒక కారకం మీరు తప్పును గుర్తించలేరు కానీ మీరు దానిని మంచిగా ప్రకటించారు కాబట్టి FC 1 అయితే అన్ని లోపాలుకనుగొనబడిందని మీరు DL 1 గా చూస్తారు లోపభూయిష్టంగా ఉన్న రవాణా చేయబడిన భాగాల లోపం స్థాయి భిన్నం 1 మైనస్ 1 0 కుడి అని అర్థం కాబట్టి FC 1 కి సమానంగా ఉంటే ఇది శక్తి 0 1 కు y అవుతుంది కాబట్టి ఇది కొన్నిసార్లు లోపభూయిష్టంగా ఉన్న ఓడల భాగాల యొక్క ఈ భాగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు మరొక విషయం పరీక్షించడం అంత తేలికైన సమస్య కాదు పరీక్ష ఎందుకు కష్టమని మొదట దీనిని సమర్థించుకోవడానికి ప్రయత్నిద్దాం మనము మొదట చాలా అమాయక విధానాన్ని పరిశీలిస్తాము మనం కాంబినేషన్ సర్క్యూట్ తీసుకుంటాము N ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి సరళమైన పద్ధతిలో మనం సత్య పట్టికను ధృవీకరించడం ద్వారా సర్క్యూట్లను పరీక్షించవచ్చు సత్య పట్టికలను ధృవీకరించడం అంటే మనం రెండింటినీ పవర్ ఎన్ ఇన్పుట్లకు వర్తింపజేయవచ్చు మరియు అవుట్పుట్ సరైనదేనా కాదా అని తనిఖీ చేయవచ్చు ప్రాక్టికల్ సర్క్యూట్ N లో N 25 50 100 బాగా పెరుగుతుంది కాబట్టి నేను చూస్తున్న సమస్య చాలా ఎక్కువ నేను 100 వరకు మాత్రమే చూపించాను మరియు ఇక్కడ విలువచూపబడింది మీరు 25 కి చూడవచ్చు ఇది 33 మిలియన్లు అది వెళుతుంది100 కి సమానమైన N కోసం కాబట్టి N యొక్క పెద్ద విలువలకు ఇది స్పష్టంగా సాధ్యం కాదు N పెరుగుతున్న కొద్దీ మనము సత్య పట్టికను ధృవీకరించే ఈ రకమైన అమాయక విధానాన్ని ఉపయోగించలేము మీరు ఇప్పుడు సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ను పరిశీలిస్తే సమస్య మరింత కష్టం ఇన్పుట్ల సంఖ్య N స్టేట్ వేరియబుల్స్ యొక్క S సంఖ్య ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇన్పుట్ను వర్తించేటప్పుడు సీక్వెన్షియల్ సర్క్యూట్లో అవుట్పుట్ ఏమిటో మేము ఊహించలేము ఎందుకంటే అవుట్పుట్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క ఈ స్థితిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ల యొక్క S సంఖ్య ఉంటే అవిసాధ్యమైన స్థితుల్లో ఉండవచ్చు కాబట్టి సాధ్యమయ్యేప్రతిస్థితికి అవుట్పుట్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్లు ఏ స్థితిలో ఉన్నాయో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడు మీరు మాత్రమే ఇన్పుట్ను వర్తింపజేయవచ్చు మరియు సాధారణ సీక్వెన్షియల్ సర్క్యూట్లో ఫ్లిప్ ఫ్లాప్లను తెలిసిన స్థితికి ప్రారంభించడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు కాబట్టిసాధ్యమయ్యే ఇన్పుట్లుసాధ్యమయ్యే స్థితులతో కలిపి ఇది సంక్లిష్టతకు దారితీస్తుంది మీరు దీన్ని కాంబినేషన్ సర్క్యూట్తో పోల్చండి ఇక్కడ ఈ రెండవ భాగం వారిది కాదు కాబట్టి సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క స్టేట్ టేబుల్ను మళ్ళీ అగమ్యగోచరంగా ధృవీకరించడం చాలా పెద్దది కాబట్టి ఈ అంతర్గత ఫ్లిప్ ఫ్లాప్ల స్థితులను నియంత్రించడానికి మరియు గమనించడానికి మనకు కొంత విధానం అవసరంవీటిని కంట్రోల్బిలిటీ మరియు స్టేట్ వేరియబుల్స్ యొక్క పరిశీలనాత్మకత అంటారు పరీక్ష కోసం డిజైన్ అని పిలువబడే కొన్ని పద్ధతులు ఉన్నాయి దీనిని ప్రధానంగా ఈ ఆందోళనను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ల యొక్క ఈ అంతర్గత స్థితి వేరియబుల్స్ను ఎలా సులభంగా నియంత్రించగలవు లేదా సులభంగా గమనించవచ్చు ఇప్పుడు వీటిలో కొన్నింటిని పరీక్షించే వివిధ ప్రక్రియలు ఏమిటో త్వరగా చూద్దాం మన తరువాతి ఉపన్యాసాలను చర్చిస్తాము మొదట మీరు ఇప్పటికే తప్పు మోడలింగ్ గురించి ప్రస్తావించారు ఎందుకంటే శారీరక లోపాల సంఖ్య అనంతంగా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ మేము శారీరక లోపాలను సంగ్రహించాము మరియు కొన్ని తార్కిక తప్పు నమూనాను నిర్వచించండి ఇలా చేయడం ద్వారా మేము పరీక్ష తరం యొక్క ఈ పరిధిని సరళీకృతం చేస్తామని లేదా పరిమితం చేస్తామని చెప్పవచ్చు ఎందుకంటే ఈ తప్పు మోడల్కు చెందిన లోపాలను మాత్రమే పరీక్షించాలనుకుంటున్నామని ఇప్పుడు మీరు చెప్పగలరు మనకి మనం పరిమితులు పెట్టుకున్నాము తరువాతి దశ వాస్తవానికి ఒక సర్క్యూట్ ఇచ్చిన పరీక్షలను ఉత్పత్తి చేస్తుంది మరియు లోపాల సమితి తార్కిక తప్పు మోడల్ క్రింద ఉండవచ్చు ఇక్కడ మేము పరీక్ష వెక్టర్ల సమితిని నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నాము ఈ లోపం సెట్ F లోని అన్ని లోపాలను గుర్తించగలదు కొన్నిసార్లు మనం ఎన్ని లోపాలు గుర్తించబడుతున్నాయో వెక్టర్స్ సమితిని ఇస్తామని తనిఖీ చేయాలనుకోవచ్చు కాబట్టి అక్కడ ఉపయోగించే మరొక ప్రక్రియను ఫాల్ట్ సిమ్యులేషన్ అంటారు ఇక్కడ లోపాల సమితి ఇవ్వబడింది పరీక్ష వెక్టర్ల సమితి ఇవ్వబడుతుంది ఇచ్చిన వెక్టర్స్ చేత పరీక్షించబడే లోపాలను మనం నిర్ణయిస్తాము కాబట్టి ఇవి ఇప్పటికీ పరీక్షించబడని తప్పు అని కూడా మనం గుర్తించగలముఇది తప్పు అనుకరణ ద్వారా జరుగుతుంది పరీక్షించదగిన రూపకల్పన నేను ఇప్పుడే పేర్కొన్నాను ప్రాథమికంగా వీటిలో డిజైన్ నియమాల సమితి ఉంటుంది ఇది డిజైనర్ మతపరమైన పద్ధతిలో పాటించాలి మరియు తుది ఫలితం ఏమిటి వాటిని అనుసరిస్తే పరీక్షించడానికి సులువుగా ఉండే సర్క్యూట్ను మేము పొందుతాము కాని దీన్ని చేయడానికి లేదా సాధించడానికి ఏమీ ఉచితం కాదు మనం కొన్ని అదనపు హార్డ్వేర్లను ప్రవేశపెట్టాలిఅంటే అదనపు ఏరియా ఓవర్ హెడ్ మరియు ఈ హార్డ్వేర్లో కొన్ని క్లిష్టమైన మార్గంలో అనుసరిస్తాయి ఇది బ్లాక్ను నెమ్మదిస్తుంది అంటే పనితీరు క్షీణత కూడా ఉంటుంది ఇప్పుడు స్వీయ పరీక్షలో నిర్మించబడిన విపరీతమైన కేసు ఆదర్శవంతమైన దృష్టాంతంలో చూడండి ఇది చిప్ కలిగి ఉండటం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది తనను తాను పరీక్షించుకోగలదు మరియు నేను మంచివాడిని లేదా నేను చెడ్డవాడిని అని మనకు తెలియజేస్తుంది కాబట్టి నేను బయటి నుండి ఎటువంటి పరీక్ష చేయవలసిన అవసరం లేదు ఈ సూత్రం లేదా తత్వాన్ని స్వీయ పరీక్షలో నిర్మించారు కాబట్టి చిప్లో ఒక రకమైన పరీక్ష ఉత్పత్తి మరియు ప్రతిస్పందన మూల్యాంకనం నిర్వహిస్తారు ఇప్పుడు చాలా సహజంగా ఈ చిప్ ఈ పరీక్ష తరం మరియు ప్రతిస్పందన మూల్యాంకనం చాలా నామమాత్రపు హార్డ్వేర్ ఓవర్హెడ్లతో అమలు చేయగలవు చిప్ లోపల నా పరీక్షా నమూనాలను నిల్వ చేయడానికి నాకు పెద్ద మెమరీ అవసరమని నేను చెబితే అది ఓవర్ హెడ్ ఎక్కువగా ఉంటుంది మనం దీన్ని చేయగలిగితే చిప్ ఇక్కడ బాగా పరీక్షించగలదు ఈ పరీక్ష ఉత్పత్తి మరియు ప్రతిస్పందన మూల్యాంకనం చిప్ లోపల ఉండాలి మరియు అదనపు కంట్రోల్ సర్క్యూట్ ఉండాలి కాబట్టి ఇది కొంత ప్రాంత ఓవర్హెడ్లను కూడా కలిగిస్తుంది ఈ రేఖాచిత్రం మనం పరీక్షించదలిచిన సర్క్యూట్ ఇచ్చిన మొత్తం పరీక్షా సూత్రాన్ని మీకు ఇస్తుంది మనం కొన్ని ఇన్పుట్లను వర్తింపజేయాలి అవుట్పుట్లు వస్తున్నాయి మరియు ఈ అవుట్పుట్లను కొంత బంగారు ప్రతిస్పందనతో పోల్చాలిమరియు ఈ పోలిక ప్రయోగం ముగిసిన తరువాత వాతావరణం సర్క్యూట్ మంచిదని లేదా అది ఖచ్చితంగా చెడ్డదని మేము ప్రకటించవచ్చుమంచిది మేము 100 శాతం విశ్వాసం చెప్పలేము సరియైనది చెప్పగలము ఇప్పుడు ఈ ప్రక్రియ రేఖాచిత్రంలో చూపిన వివిధ దశలు ఇది చిప్ లోపల చేయవచ్చు స్వీయ పరీక్షలో నిర్మించినట్లు నమూనా అనువర్తనం మరియు ఈ పోలిక చిప్ వెలుపల చేయవచ్చు కాబట్టి మీరు మొత్తం పనిని చేయగల అనేక స్థాయిలు ఉన్నాయి కానీ ఈ రేఖాచిత్రం మీకు మొత్తం చిత్రాన్ని ఇస్తుంది దీనితో ఉపన్యాసం చివరికి వచ్చాము తరువాతి ఉపన్యాసంలో మనం తప్పు మోడలింగ్ యొక్క కొన్ని అంశాలను పరిశీలిస్తాము ఎందుకంటే మీరు పరీక్ష యొక్క ఇతర అంశాల వైపు వెళ్ళడానికి ముందు ఇది మొదటి దశ